కాబట్టి మేము ARM తో ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ అనే ఈ కోర్సు చివరికి వచ్చాము మీరు ఈ కోర్సును ఆస్వాదించారని మేము హృదయపూర్వకంగా ఆశిస్తున్నాము మేము మీకు వీడ్కోలు చెప్పే ముందు ఈ కోర్సు గురించి కొన్ని విషయాలు చెప్తాను ఈ కోర్సులో మీ చేతులమీదుగా ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ అభివృద్ధికి మీకు విస్తృతంగా పరిచయం చేయడానికి మేము ప్రయత్నించాము మనం చూసినట్లుగా ఈ అంశంపై థియరిటికల్ ఆస్పెక్ట్స్ గురించి చాలా తక్కువ మాట్లాడాము ఇతర కోర్సులు ఉన్నాయి ఈ అంశంపై చాలా మంచి పాఠ్యపుస్తకాలు ఉన్నాయి ఇవి ఎంబెడెడ్ సిస్టమ్స్ రూపకల్పన వెనుక అంతర్లీన సిద్ధాంతంతో నివసిస్తాయి వివిధ రకాలైన వాణిజ్యాన్ని ఎలా నిర్వహిస్తారు సాఫ్ట్వేర్ను ఎలా డిజైన్ చేయాలి హార్డ్వేర్ ఎలా డిజైన్ చేయాలి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ కోడ్ డిజైన్ ఎలా చేస్తారు మొదలైనవాటిని నిర్వహించండి అయితే అభివృద్ధి అంశాలను మీ చేతులమీదుగా ఎలా చేయవచ్చో మేము మీకు పరిచయం చేయడానికి ప్రయత్నించాము ఈ కోర్సు యొక్క లక్ష్యం మార్కెట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల బోర్డుల గురించి మీకు నేర్పించడం కాదు అందుబాటులో ఉన్న అన్ని రకాల సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సిస్టమ్స్ గురించి మీకు చెప్పడం కాదు కానీ మేము కొన్ని ఉదాహరణలు మాత్రమే తీసుకున్నాము మేము STM32 బోర్డు గురించి మాట్లాడాము ఆర్డునో UNO బోర్డు గురించి మాట్లాడాము అవి చాలా ప్రజాదరణ పొందిన అభివృద్ధి బోర్డులు వాటి సహాయంతో పరికరాల ఇంటర్ఫేస్ మరియు కొన్ని అవసరాలకు అనుగుణంగా పనిచేసే వ్యవస్థలను నిర్మించడం చాలా సులభమైన పని అని మేము నిరూపించడానికి ప్రయత్నించాము అటువంటి ఎంబెడెడ్ సిస్టమ్ రూపకల్పన చాలా కష్టమైన పని కాదు వాస్తవానికి ఇది చాలా సులభం పాల్గొనేవారు మాతో ఉన్నారని మేము ఆశిస్తున్నాము వారికి అందుబాటులో ఉన్న కొన్ని బోర్డులతో వారు వాస్తవంగా ప్రదర్శనలో పాల్గొన్నారు ఎందుకంటే హాండ్స్ ఆన్ సెషన్స్ లేకుండా ఈ ప్రక్రియ యొక్క అందం మరియు సరళతను మీరు నిజంగా అభినందించలేరు ఒకప్పుడు హార్డ్వేర్ డిజైన్ నిజంగా చాలా గజిబిజిగా ఉండేది కానీ నేడు ప్రజలు ఓపెన్ సోర్స్ హార్డ్వేర్ డిజైన్ గురించి మాట్లాడుతున్నారు మీరు ఈ మాడ్యూళ్ళను మార్కెట్ నుండి కొనుగోలు చేస్తారు నేను ఇప్పటికే చూపించినట్లుగా ఇవి బోర్డులతో ఇంటర్ఫేస్ చేయడం చాలా చిన్న విషయం అసెంబ్లీ లాంగ్వేజ్ లో లేదా మెషిన్ లాంగ్వేజ్ లో ప్రోగ్రామ్లను రాయడం ఇకపై అవసరం లేదు మీరు మేము చూసిన సి వంటి హై లెవెల్ లాంగ్వేజ్ లో వ్రాయవచ్చు ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ గురించి మనం ఎందుకు నేర్చుకోవాలి మొట్టమొదటి మరియు ప్రధాన ప్రేరణ ఏమిటంటే ఎంబెడెడ్ సిస్టమ్స్ మాకు చాలా పెద్ద మార్గంలో వస్తున్నాయి మేము ఇప్పటికే ఇంటర్నెట్ అఫ్ థింగ్స్ గురించి మాట్లాడాము అవి జీవితంలోని ప్రతి అంశంలోనూ వైల్డ్ఫైర్ లా వ్యాప్తి చెందుతున్నాయి అవి నిజంగా చాలా వేగంగా వ్యాప్తి చెందుతున్న ప్రదేశాలు ఉన్నాయి ఈ పరిణామాలు మనం జీవించే విధానాన్ని ప్రభావితం చేస్తాయి మన దైనందిన జీవితంలో కమ్యూనికేట్ చేస్తాము విషయం ఏమిటంటే ఈ విప్లవంలో మనం నిశ్శబ్ద ప్రేక్షకులుగా ఉండకూడదు అందుకే ఈ కోర్సు యొక్క లక్ష్యం ఎంబెడెడ్ సిస్టమ్ యొక్క అభివృద్ధి అంశాల రుచిని మీకు అందించడం ఈ రోజు మీరు అలాంటి వ్యవస్థను అభివృద్ధి చేయగల సాంకేతిక స్థితి ఏమిటి వంటివి ఎందుకంటే రేపటి గాడ్జెట్లు మరియు డివైసెస్ ఈ రోజు మనం చూసే వాటికి భిన్నంగా ఉంటాయి అవి ఎక్కువగా ప్రోగ్రామబుల్ అవుతాయి మరియు దాని కోసం టెక్నాలజీ గురించి కొంత జ్ఞానం చాలా ముఖ్యం చాలా వారాలుగా మనం పరిశీలనం చేసిన వాటి గురించి చాలా త్వరగా తెలుసుకుందాం 1 వ వారంలో మేము ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ వివిధ ట్రేడ్ఆఫ్ ల గురించి కొన్ని పరిచయ అంశాల గురించి మాట్లాడాము మరియు ARM మైక్రోకంట్రోలర్ ల నిర్మాణం గురించి కూడా మాట్లాడాము 2 వ వారంలో మేము ARM ఇన్స్ట్రక్షన్ సెట్ గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాల గురించి అందులో పొందుపరిచిన కొన్ని ఆవిష్కరణల గురించి మాట్లాడాము మరియు మేము STM32 బోర్డును కేస్ స్టడీగా తీసుకున్నాము మరియు 3 వ వారంలో మేము AD కన్వర్టర్ మరియు DA కన్వర్టర్ నమూనాలు మరియు వివిధ అవుట్పుట్ డివైసెస్ సెన్సార్లు మరియు యాక్యుయేటర్ల గురించి మాట్లాడాము వాటిలో చాలావరకు మేము తరువాత హాండ్స్ ఆన్ డెమోన్స్ట్రషన్ సెషన్ల ద్వారా చూపించాము 4వ వారంలో మేము మైక్రోకంట్రోలర్ డెవలప్మెంట్ బోర్డులు మరియు సాఫ్ట్వేర్ అభివృద్ధి లేదా ప్రోగ్రామింగ్ ఎన్విరాన్మెంట్ల గురించి మాట్లాడాము ప్రత్యేకంగా STM32 మరియు Arduino UNO అనే రెండు బోర్డులతో ఇంటర్ఫేసింగ్ ఉదాహరణలను చూశాము మరియు ప్రత్యేకంగా మేము 7 సెగ్మెంట్ LED డిస్ప్లే మరియు LCD డిస్ప్లే ఇంటర్ఫేసింగ్ పై వివరణాత్మక చర్చలు జరిపాము 5 వ వారంలో టెంపరేచర్ సెన్సార్లు LM35 లైట్ డిపెండెంట్ రెసిస్టర్లు స్పీకర్లు మరియు మైక్రోఫోన్లు వంటి వివిధ రకాల సెన్సార్లతో ప్రయోగాల గురించి మాట్లాడాము 6 వ వారంలో కంట్రోల్ సిస్టమ్స్ రూపకల్పన వివిధ రకాల కంట్రోల్ అల్గోరిథంలు ప్రొఫార్మాషనల్ ఇంటెగ్రల్ ఆన్ ఆఫ్ కంట్రోల్ మొదలైన వాటి గురించి మేము చాలా క్లుప్తంగా మాట్లాడాము అప్పుడు మేము రిలేలను ఉపయోగించి కొన్ని ప్రయోగాలు చూశాము మరియు మేము DC మోటారును మైక్రోకంట్రోలర్కు ఎలా ఇంటర్ఫేస్ చేయవచ్చు మోటారు యొక్క స్పీడ్ సెన్సింగ్ మరియు మొదలైనవి ఈ ప్రక్రియలో STM32 బోర్డు యొక్క ఇంటెర్రుప్ట్ వ్యవస్థను ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకున్నాము ఈ రకమైన వాతావరణంలో ఇంటెర్రుప్ట్ ఆధారిత సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయడం నిజంగా చాలా సులభమైన పని అని మేము చూశాము మరియు 7 వ వారంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఐయోటి గురించి చాలా క్లుప్త చర్చ జరిగింది అప్పుడు హోమ్ ఆటోమేషన్ పై కొన్ని ప్రయోగాలు జరిగాయి ఇక్కడ మేము వివిధ కమ్యూనికేషన్ పద్ధతుల గురించి కూడా తెలుసుకున్నాము ఉదాహరణకు GSM మరియు మేము కొన్ని రకాల టచ్ సెన్సార్లను ఉపయోగించి కొన్ని సాధారణ అలారం వ్యవస్థల గురించి మాట్లాడాము మరియు గత వారంలో యాక్సిలెరోమీటర్ ఎలా పనిచేస్తుందో చూశాము దాని వివిధ అనువర్తనాలు ఏమిటి ప్రత్యేకించి మేము బ్లూటూత్ టెక్నాలజీతో అటువంటి యాక్సిలెరోమీటర్ పరికరాన్ని ఇంటర్ఫేస్ చేసిన కొన్ని ప్రయోగాలను చూశాము అక్కడ మేము మొబైల్ ఫోన్ తో జత చేసాము మరియు కొన్ని సందేశాలు మొబైల్ ఫోన్ స్క్రీన్లలో ప్రదర్శించబడతాయి చివరగా మేము గ్యాస్ సెన్సార్ల తో కొన్ని ప్రయోగాలు చేసాము ఇది చాలా అప్లికేషన్స్ కు చాలా ముఖ్యమైన సెన్సార్ యొక్క రకం మేము ఈ కోర్సును ముగించి మీ అందరికీ వీడ్కోలు చెప్పే ముందు నాకు మరియు ఈ కోర్సులో నా సహ బోధకురాలిగా ఉన్న డాక్టర్ కమలిక దత్తా ఈ కోర్సు మీకు ఉపయోగకరంగా ఉంటుందని ఆశిస్తున్నాము హృదయపూర్వకంగా వివిధ వ్యక్తుల మద్దతు లేకుండా ఈ కోర్సు రికార్డింగ్ రోజూ రోజువారీ రన్నింగ్ మొదలైనవి సాధ్యం కాదని గుర్తించడం కూడా చాలా సరైనది మొదట కోర్సుతో సంబంధం ఉన్న బోధనా సహాయకుల టిఎ మద్దతును మేము గుర్తించాము చర్చా వేదిక ద్వారా మీరు మాతో సంభాషించిన విధానం నిజంగా ఇది మా అందరికీ చాలా ప్రకాశవంతమైన మరియు బహుమతి ప్రధానమైన అనుభవం చివరగా ఐఐటి ఖరగ్పూర్లోని సెంటర్ ఆఫ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీలో మరియు ఐఐటి మద్రాసులో మొత్తం ఎన్పిటిఎల్ బృందం ఈ మొత్తం ప్రదర్శనను నిర్వహిస్తోంది నిజంగా వారు ఈ సాంకేతికతను మీ అందరికీ చేరుకోవడానికి వీలు కల్పిస్తున్నారు జ్ఞానాన్ని పంచుకోవడంలో సహాయపడతారు మరియు నిజంగా వారి అనుభవాన్ని అందంగా మరియు బహుమతిగా ఇస్తున్నారు కాబట్టి ఈ కొన్ని పదాలతో మేము మీకు మరోసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు భవిష్యత్తులో మిమ్మల్ని మళ్ళీ చూడాలని మేము ఆశిస్తున్నాము ధన్యవాదాలు